కాబట్టి తరువాత వచ్చి సింగిల్ ఫేస్ లైన్ యొక్క కెపాసిటెన్స్ సరేనా ఇప్పుడు ఈ బొమ్మ వైపు చూడండి మీ దగ్గర రెండు కండక్టర్లు ఉన్నాయి ఒక విషయం వినండి కెపాసిటెన్స్ విషయంలో ఇండక్టెన్స్ లాగా r1 ఉండే సమస్య లేదు కనుక ఇది మీ మనసులో ఉండాలి కావున ఇప్పుడు మీరు సింగిల్ ఫేస్ లైన్ ను పరిగణలోకి తీసుకోండి అక్కడ రెండు కండక్టర్లు ఉన్నవి ఇది q1 మరియు ఇది q2 ఛార్జ్ వచ్చి q1 q2 మరియు ఒకవేళ q1 వచ్చి q అనగా పాజిటివ్ ఛార్జ్ కు సమానమైతే q2 వచ్చి మైనస్ q అవుతుంది సరేనా అది తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ కండక్టర్ యొక్క వ్యాసార్థం r1 మరియు ఈ కండక్టర్ యొక్క వ్యాసార్థం r2 మనం మొదట ఏమి తీసుకున్నాము అంటే మీరు పిలవబడిన రెండు కండక్టర్లు వేరుగా ఉంటాయి అని మరియు మధ్య నుండి మధ్య కు దూరం D వాస్తవానికి D అనేది r1 మరియు r2 కన్నా చాలా పెద్దది కనుక ఇది సింగిల్ ఫేస్ 2 వైర్ లైన్ కావున కండక్టర్ 1 అనేది q1 కులూంబ్ చార్జ్ ని మోస్తుంది నేను మీకు పర్ మీటర్ అని చెప్పాను మరియు కండక్టర్ రెండు వచ్చి q2 కూలంబ్ పర్ మీటర్ చార్జ్ ని మోస్తుంది రెండవ కండక్టర్ మరియు భూమి కారణంగా మొదటి కండక్టర్ యొక్క క్షేత్రం చెదిరిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు సింగల్ ఫేస్ డ్యూయల్ లైన్ ను పరిగణలోకి తీసుకున్నట్లయితే సాధారణంగా దీన్ని ఫీల్డ్ వచ్చి దీనివల్ల మరియు భూమి వల్ల కల్లోలానికి గురి అవుతుంది మనం తర్వాత అది చూద్దాం సరేనా కాబట్టి కండక్టర్ మధ్య దూరం D మరియు D అనేది 2 కండక్టర్లు అనగా r1 మరియు r2 యొక్క వ్యాసార్థం కంటే చాలా ఎక్కువ భూమి నుండి కండక్టర్ యొక్క ఎత్తు D కంటే చాలా పెద్దది ఎందువలన అంటే కండక్టర్లు ఎల్లప్పుడూ భూమి పైన ఉంటాయి కాబట్టి ఆ ఎత్తు h D కంటే చాలా ఎక్కువఅయితే ఎప్పుడు మనం h ని పరిగణలోకి తీసుకోవాలి అనే విషయం మనం తర్వాత చూద్దాం కనుక అందువలన డిస్టోర్షన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది మరియు ఛార్జ్ ఏకరీతిలో పంపిణీ చేయబడుతుందని అనుకుంటాం కాబట్టి మనం డిస్టోర్షన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అనుకుంటాం మరియు ఇంతకుముందు చెప్పినట్టు ఛార్జ్ ఏకరీతిలో పంపిణీ చేయబడుతుందని అనుకుంటాం సంభావ్య వ్యత్యాసం V12 ను సమీకరణం 5 ఉపయోగించి q1 మరియు q2 పరంగా పొందవచ్చుఆ సాధారణ సమీకరణము మనం ఎలా ఇచ్చాము అంటే m అనేది 1 నుంచి n వరకు సమానం కావున అదే సమీకరణం కు మీరు 1 నుంచి 2 వరకు 12π0 ఉపయోగిస్తున్నారుఅక్కడ రెండు కండక్టర్లు ఉన్నాయిm అనేది 1 నుంచి n వరకు సమానం మరియు ఇది వచ్చి qmln D2mD1m వోల్ట్ అవునా కాబట్టి ఈ వ్యక్తీకరణను ఇప్పుడే మనం తెలుసుకున్నాం అదే D1mDkmఅవునా కావున i 2 మరియు మీ k 1 కనుక అందువలన m అనేది 1 నుంచి n వరకు సమానం ఇప్పుడు V12 12π0 q1ln D21D11q2ln D22D12 వోల్ట్ ఇప్పుడు q2 q1 మరియు D21 D12 అవ్వడం వల్ల యదార్ధంగా అక్కడ రెండు కండక్టర్ లు ఉన్నాయి కండక్టర్ ఒకటి మరియు కండక్టర్ రెండు కనుక అందువలన D2 D21 మరియు D12 అనగా అర్థం ఏమిటంటే ఇక్కడ నుంచి ఇక్కడకు 12 నుంచి21 అని ప్రాథమికంగా ఈ దూరం వచ్చి Dకానీ ఇది సాధారణీకరణ సూత్రం ఆ తర్వాత మనం దీనిని భర్తీ చేస్తున్నాము సరేనా కాబట్టి అది D11 నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఒకవేళ Ik అనేది m కి గాని లేక i m కి గాని సమానమైతే Dmm r అవుతుంది కనుక ఎప్పుడైతే D11 r1 మరియు D22 r2 అవుతుందో అప్పుడు V12 12π0 q1ln Dr1 q1ln అవుతుంది ఎందువలన అంటే q2 q1 కాబట్టి మైనస్ q1ln వోల్ట్ సరేనా అందువలన V12 2q12π0ln D వర్గమూలం r1 r2 ఎందుకంటే ఇది ఒక వేళ k అయితే మరియు మీరు q1 ను సాధారణంగా తీసుకుంటే ఇది ప్రాథమికంగా ప్లస్ ln అందువలన అది మైనస్ ln ఇది Dr2అవుతుంది ఆ తర్వాత దానిని మీరు సరళీకృతం చేస్తే అది వచ్చి D 2q12π0ln Dr1 r2 నా ఉద్దేశం ఏమిటంటే ఈ విషయాలన్నీ కూడా చాలా సులభంగా ఉన్నాయని అనుకుంటున్నానుకాకపోతే మీ స్పష్టత కోసం ఒక లైన్ రాస్తున్నాను కాబట్టి V12 12π0 q1ln Dr1 q1ln అవునాఅందువలన ఇది వచ్చి 12π0కు సమానం క్షమించండి మీరు q1ని కామన్ తీశారు అవునా మరియు ఇది వచ్చి lnDr1ప్లస్ ln తర్వాత Dr2సరేనా అది వచ్చి దేనికి సమానం అంటే q2π0 తర్వాత ln D2r1 r2 దీనిని ఇప్పుడు ఎలా రాయవచ్చు అంటే q2π0ln ఆ తరువాత మీరు Dr1 r2రాయవచ్చు ఈ స్క్వేర్ వచ్చి దేనికి సమానం అంటే 2 q1 యదార్ధంగా అయితే అది q1కాదు కాదు మనం q1పెడుతున్నాం కనుక అది q1అయ్యింది తర్వాత 2q12π0ln Dr1 r2అయ్యింది కావున అది సరళీకరణ అందువలన మనం ఇక్కడ ఏమి రాస్తున్నాము అంటే 2q12π0ln Dr1 r2వోల్ట్ దాని అర్థం ఏమిటంటేమన లక్ష్యం ఏమిటంటే రెండు లైన్ల మధ్య కెపాసిటెన్స్ను అనగా C12 ను కనుగొనడం అందువలన ఈ C12 వచ్చి q1కి సమానం సాధారణంగా మీకు తెలుసు q C Vకాబట్టి CqVఅందువలన C12 q1V120lnఎందుకంటే ఈ రెండు అనేది రద్దు అయిపోతుంది నేను ఇక్కడ అది చేయలేదు కానీ రెండు అనేది రద్దు అయిపోతుంది కాబట్టి అందువలన C12 q1V120lnDr1r2ఫారాడ్ పర్ మీటర్ ఇది సమీకరణం 7 అవునా అందువలన ఒకవేళ ఆ రెండు కండక్టర్లు యొక్క వ్యాసార్థం సమానమైతే అప్పుడు r1r2r అవుతుంది కాబట్టి C12అనేది దేనికి సమానం అంటే ln πϵ0 డివైడెడ్ బై ln D ఫారాడ్ పర్ మీటర్ ఇదే సమీకరణం 8 సరేనా కనుక 0విలువ మీకు తెలుసు 8 854 10 12 ఫారాడ్ పర్ మీటర్ అని మరియు ఇది వచ్చి మీ నేచురల్ లాగ్కానీ మీరు దానిని ఈ లాగ్ కు మార్చారు కాబట్టి ఈ మార్పిడి అనేది మీ ఇష్టం కనుక ఈ చిన్న విషయాన్ని మీరు చేయగలరు కావున సాధారణంగా సంఖ్యాపరమైన వాటికి అన్నింటికీ మనం లాగ్ ఉపయోగిస్తాం కానీ అది నాచురల్ లాగ్ కాదు ఎందువలన అంటే చాలా విషయాలని మనం సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు కాబట్టి దానిని మీరు సరళీకృతం చేస్తే C12 వచ్చి దేనికి సమానం అవుతుంది అంటే 0 0121log Dr మైక్రోఫరాడ్ పర్ కిలోమీటర్ కావున ఇది సమీకరణం 9 ఇది కెపాసిటెన్స్ కాబట్టి యదార్ధంగా ఈ సమీకరణం 9 అనేది ఏమి ఇస్తుంది అంటే కండక్టర్ ల మధ్య లైన్ టు లైన్ కెపాసిటెన్స్కానీ ట్రాన్స్మిషన్ లైన్ మోడలింగ్ కోసం బొమ్మ 4 లో చూపించిన విధంగా ప్రతి కండక్టర్ మరియు తటస్థ కండక్టర్ మధ్య కెపాసిటెన్స్ నిర్వచించండి కనుక ఇది మీ లైన్ టు లైన్ కెపాసిటెన్స్కానీ ఒకవేళ లైన్ ఒకటి మరియు రెండు మధ్య తటస్థం ఉంటే ప్రతి కండక్టర్ నుండి తటస్థంగా ఉన్న కెపాసిటెన్స్ ను మీరు కనుగొనాలి అనగా C1n మరియు C2n అంటే మీరు ఈ భాగం చూసినట్లయితే అది ఒకటి నుంచి రెండు అయినప్పుడు ఇది C12 మీకు ఏదైతే C12 వచ్చిందో అది ఇదే సమీకరణం 9 ఇప్పుడు వీటి మధ్య తటస్థం n ఉన్నట్లయితే ఈ వైపు వచ్చి 1 నుంచి n వచ్చి C1n మరియు ఇది వచ్చి C2n ఇవి రెండూ కూడా సిరీస్ లో ఉన్నాయి ఇది కండక్టర్ ఒకటి మరియు ఇది కండక్టర్ రెండు అవునా అందువలన C1n C2n 2 C12 ఎందుకంటే అవి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి కనుక C1n C2n 2 C12 అంటే C1n C2n వచ్చి దీనికి సమానం అవుతుంది మరియు రెండు చేత పెంచబడింది అంటే అది 0 0242log Dr మైక్రోఫరాడ్ పర్ కిలోమీటర్ అవుతుంది ఇది సమీకరణం 10 ఇప్పుడు దానికి సంబంధించిన చార్జింగ్ కరెంటు వచ్చి ICjω C12V12ఆంపియర్ పర్ కిలోమీటర్ కాబట్టి మీరు ఒకవేళ ఇలా ఆలోచించినట్లయితే ఒకవేళ మీరు ప్రతి చర్య X ను కనుగొనడానికి ప్రయత్నిస్తే నేను X12 పెడతాను ఇక్కడ విషయం ఏమిటంటే సాధారణంగా మీకు తెలుసు X1jωCఅని అందువలన నేను X12 ని C12 ద్వారా చేశాను అనుకోండి సరేనా కాబట్టి ఇది ప్రతి చర్య కావున ఎప్పుడైతే మీరు ఛార్జింగ్ కరెంట్ Ic ను కనుగొనడానికి ప్రయత్నిస్తారో Ic అనేది సమానం సాధారణంగా నేను ఇక్కడ పెడుతున్నాను కనుక ఓల్టేజ్ వచ్చి V12your X12your ωC12V12కానీ అది కెపాసిటెన్స్ కనుక ఇక్కడ ఆ పరిమాణం బదులు j పెట్టండి అందువలన ఇక్కడ అది j అవుతుంది అందువలన ఈ లైన్ ఛార్జింగ్ కరెంట్ IC వచ్చి దేనికి సమానం అంటే jωC12your V12ఆంపియర్ పర్ కిలోమీటర్కానీ మీరు పరిమాణం తీసుకున్నారు కనుక ఒకవేళ అక్కడ మీరు పరిమాణం తీసుకుంటే j అనేది ఉండకూడదు కాబట్టి అది ఒక లీడింగ్ కరెంట్ ఇంకొక లైన్ నేను మీకోసం రాస్తున్నాను ఇది వచ్చి ఛార్జింగ్ కరెంట్ అనగా C12V12కోణం 900 ఎందువలన అంటే అక్కడ j ఉంది కాబట్టి కావున ఇది ఆంపియర్ పర్ కిలోమీటర్ అవునా కనుక ఇది ఒక సాధారణమైన విషయం తర్వాత వచ్చి మూడు దశల ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటెన్స్ కాబట్టి బదిలీ కోసం ఇప్పుడు ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదు ఎందువల్ల అంటే మనం ఇంతకుముందు ఇండక్టెన్స్ విషయంలో ట్రాన్స్మిషన్ లైన్ బదిలీ వివరించడం జరిగింది కనుక మీరు అక్కడ మూడు దశల ట్రాన్స్మిషన్ లైన్ ఉందనుకోండి మరియు ఈ మూడు దశల ట్రాన్స్మిషన్ లైన్ యొక్క కెపాసిటెన్స్ మార్చబడింది అనుకోండి కనుక ఇది ఫేజ్ aఫేజ్ bక్షమించండి ఫేజ్ aఫేజ్ bమరియు ఫేజ్ cయదార్ధంగా a నుంచి c కి దూరం వచ్చి D31 అనగా యదార్ధంగా Dac వచ్చి D31 నేను ఇక్కడ అది రాయలేదు కానీ నేను నా నోటితో చెబుతున్నాను కాబట్టి మీరు కూడా అది తెలుసుకోండి అదేవిధంగా Dab అనేది D12 కు సమానం మరియు అదే విధంగా Dbc వచ్చి D23 క్యాపిటల్ కు సమానం కాబట్టి దీనిని ఇక్కడ ఏమి చేయడం లేదు ఉత్పన్నం చేసేటప్పుడు చూసుకుందాం కనుక మీకు కావాలి అంటే మీరు చేసుకోవచ్చు కానీ Dab అనేది అక్షరాల D12 Dac అనేది ab bc ca కు సమానం కాబట్టి Dbc వచ్చి D23 మరియు Dca వచ్చి D31 సరేనా కాబట్టి ఇది లైన్ ట్రాన్స్పోజ్ కనుక అది మొదటి విభాగంలో a b cతరువాత విభాగంలో c a b అనగా విభాగం 2 మరియు మూడవ విభాగంలో అది b c a ఇది మనం ఇంతకుముందు ఇండక్టెన్స్ విషయంలో చూశాం కాబట్టి ఇది మూడు దశల ట్రాన్స్మిషన్ లైన్ ఇదే ఫిగర్ 5 ఇది పూర్తిగా బదిలీ చేయబడింది అని నేను ఇక్కడ ఏమి రాశాను అంటే D12 Dab D23 Dbcమరియు Dca వచ్చి D31 కు సమానం అని ఇప్పుడు మూడు దశల బ్యాలెన్స్ వ్యవస్థ కి qaqbqc0ఇది సమీకరణం 12 మీ కరెంట్ లాగే IaIbIc0న్యూట్రల్ లేదు అని అనుకుంటున్నాం కాబట్టి తరువాత మనం అదే సూత్రాన్ని సరిగ్గా వర్తింపజేస్తాము కాబట్టి మొదటి సైకిల్ దశ a మరియు b మధ్య సంభావ్య వ్యత్యాసం అనగా నా ఉద్దేశం మొదటి బదిలీ కి వచ్చి విభాగం 1 విభాగం 2 విభాగం 3 మొదట మనం మొదటిది చూద్దాం సరేనాఅంటే అది ఎలా వస్తుంది అనగా సమీకరణం 5 ను వర్తింప చేయడం వలన అదే సమీకరణంను మళ్ళీ మనం సాధారణీకరించిన సమీకరణం గా ఉపయోగిస్తాము అందువలన బ్రాకెట్లో Vab అనగా నా ఉద్దేశం ఏమిటంటే అది కరెంట్ కాదు అది విభాగం ఒకటి అవునా కావున Vab బ్రాకెట్ అనగా విభాగం ఒకటి వచ్చి దేనికి సమానం అంటే Vabii12π0qaln D12r qbln r D12rD12qcln D23D31 ఇదే సమీకరణం 13కానీ అదే సమీకరణం 5 అనగా సాధారణీకరణ సమీకరణాన్ని మనం ఇండక్టెన్స్ కి కూడా ఉపయోగిస్తాము అంతేకాక ఫ్లక్స్ లింకేజ్ కు మనం సాధారణీకరించి న సమీకరణం కెపాసిటెన్స్ కు ఉపయోగిస్తాము అంతేకాక ఓల్టేజ్ కి కూడా అదే సమీకరణము ను ఇక్కడ మనం ఉపయోగిస్తాము అంటే దాని అర్థం qaln D12r qbln r D12rD12qcln అనగా qcln D23D31చివరకు అది వచ్చి qcln D23 by D23D21 ఎందువలన అంటే విభాగం 1 వలన అది మీ Vab అనగా మీ ab కనుక ఇది విభాగం 1 యొక్క ఆకృతీకరణ ఇది త్రిభుజాకార ఆకృతీకరణ మరియు దీనిని మీరు గీయవచ్చు ఇండక్టెన్స్ విషయంలో అది మీకు చూపించడం జరిగింది అందువలన ఇక్కడ చూపించే అవసరం లేదు కాబట్టి అది వచ్చి 12πϵ qa ln D12r D12 అంటే Dabrఅవునా తరువాత qbవచ్చి rD12ప్లస్ qcకాబట్టి అది వచ్చి qclnD23D31 b ఎందుకంటే మీరు సంభావ్యతను అనగా V a నుంచి b తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఓల్టేజ్ ఒకటి నుంచి రెండు కు గుర్తు చేసుకున్నట్లయితే D1 పైన D2 ఆ మొదటి రేఖాచిత్రం లో C12 లెక్కింపు మరియు V12 లెక్కింపు చూశాం కాబట్టి ఆ పద్ధతిలో మీరు ఆలోచించినట్లయితే అది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి D23 మరియు D31 ఇది మీకు అర్థం అయిందని నేను అనుకుంటున్నాను అవునా కాబట్టి అదేవిధంగా రెండవ మార్పిడి చక్రం అనగా ఈ ఆకృతీకరణ ను మీరు మీ సొంతంగా కనుగొనవచ్చు ఎందువలన అంటే ఇంతకుముందు మనం ఇండక్టెన్స్ విషయం చూసాం కాబట్టి అందువలన అది రెండవ మార్పిడి చక్రం కు Vab అవుతుంది ఇక్కడ రెండు అనగా రెండవ మార్పిడి చక్రం కు అని అర్థం మొదట విభాగం మార్పిడి చక్రం వచ్చి దేనికి సమానం అంటే 12π0సరేనా తర్వాత వచ్చి qaln D23r qbln rD23qcln D31D12ఇదే సమీకరణం 14 తరువాత మూడవ మార్పిడి చక్రం కు వచ్చి Vab ఈ మూడవ మార్పిడి చక్రం వచ్చి దేనికి సమానం అంటే 12π0qaln D31r qbln rD31qcln D12D23 ఇదే సమీకరణం 15 ఇది మీరు రేఖాచిత్రం చూడకుండా మీ ఊహాగానం తో కూడా రాయవచ్చు ఇది మీరు అర్థం చేసుకున్నట్లయితే రేఖాచిత్రం చూడకుండానే మీరు దీనిని రాయవచ్చు అందువలన మనకు మూడు వేర్వేరు బదిలీ చక్రాలు వచ్చాయి విభాగం 1 కి వచ్చి Vabవిభాగం 2 కి వచ్చి Vabవిభాగం 3 కి వచ్చి Vab దీనికి మీరు Vab యొక్క సగటు విలువ కనుగొనండి సరేనా కాబట్టి Vab యొక్క సగటు విలువ వచ్చి దేనికి సమానం అంటే 13 Vab ఇది మొదటి మార్పిడి చక్రం కు ప్లస్ Vab రెండవ మార్పిడి చక్రం ప్లస్ Vcb లేక ab Vab మూడవ మార్పిడి చక్రం కోసం మీరు వాటన్నింటినీ ప్రత్యామ్న్యాయం చేయండి మరియు ఆ తర్వాత దానిని సరళీకృతం చేస్తే మీకు ఆ దశ వస్తుంది కాబట్టి దయచేసి మీరు చేయండి కాబట్టి అదంతా చేసి నేను చివరికి రాస్తే అది వచ్చి 12π0 qaln అది D12 D23 D31 దీని 1 బై 3 వంతు పవర్ డివైడెడ్ బై r ప్లస్ qb ln r ⅓ సరేనా అందువలన Vab 12π0qaln Deqr qbln rDeq ఇక్కడ Deq13అనగా ఆ క్యూబ్ రూట్ వచ్చి దేనికి సమానం అంటే నేను ఏమి రాస్తున్నాను అంటే ఇక్కడ క్యాపిటల్ Dab Dbc Dca 1 బై 3వ వంతు ఇదే సమీకరణం 17 కనుక ఇది Vab యొక్క సగటు విలువ అదే విధముగా నేను మీకు ఇచ్చే సాధకము ఎందువలన అంటే మీ కోసం నేను Vab చేశాను కాబట్టి అదేవిధంగా తనిఖీ చేయగా Vac యొక్క సగటు విలువ ఎలా రాయవచ్చు అంటే 12π0 ఇక్కడ చూడండి అది వచ్చి Vab qa మరియు qbఅవునా కనుక మీరు ఎప్పుడైతే ప్రత్యామ్న్యాయం చేస్తారో అప్పుడు qcఅనేది స్వయంచాలకంగా తొలగించబడుతుంది మరియు Vab వచ్చి qa మరియు qbపరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీ అంతర్దృష్టి బట్టి Vac ని ఎలా రాయవచ్చు అంటే 12π0అది వచ్చి qaln Deqr Deqr qbln rDeq ఇది సమీకరణం 18 కనుక ఇది నేరుగా రాయవచ్చు ఆ తర్వాత దీనికి మీరు సమీకరణం 16 మరియు 18 ని కూడండి అంటే Vab Vac అవి రెండూ కూడగా మీకు 12π0వస్తుంది దయచేసి ఇవన్నీ మీరు కూడితే అప్పుడు అది 2qaln Deqr qbqcln upon r Deqఅవుతుంది ఇదే సమీకరణం 19కానీ మనకు ఒక విషయం తెలుసు qaqbqc0 అందువలన సమీకరణం 12 నుంచి ఇది qbqc qaఅవుతుంది దీనిని మీరు సమీకరణం 19 లో ప్రత్యామ్న్యాయం చేస్తే అది మీకు ఎంత వస్తుంది అంటే Vab Vac 3qa2π0 ln బ్రాకెట్లో Deqrఇది సమీకరణం 20 అనగా Vab Vac మీ 3qa2π0ln Deqr ఇదే మీ సమీకరణం 20 ఇది మీకు అర్థం అయిందని నేను అనుకుంటున్నాను మరియు ఇక్కడ విషయాలన్నీ కూడా సరళమైనవి కావు అని నేను అనుకుంటున్నాను అందువల్ల ఆ తరువాత మీరు దానిని కొంత గణితంగా చేసుకోవాలి మీకు ఫేజార్ ప్రాతినిధ్యం తెలుసు ఎందువలన అంటే మీరు కెపాసిటెన్స్ లెక్కించాలి కాబట్టి కనుక దీనిని Vbc సూచనగా చేయండి ఇది Va V Vca Vbc Vab మరియు Vca సరేనా ఇప్పుడు దానిని అలా మీరు చేసినట్లయితే అది Vbc అవుతుంది అనగా ఈ దశ Vbc అవుతుంది మరియు ఇది వచ్చి Vab కాబట్టి ఇక్కడి నుంచి నేను త్రిభుజాన్ని గీస్తున్నాను ఇది Vab మరియు ఇది Vca కనుక త్రిభుజం యొక్క బాణం వచ్చి Vca క్రింద గీయడం జరిగిందిఅంటే ఈ ఫేజార్ ను మీరు త్రిభుజం గా మార్చండి ఇది ఒక సమతుల్య వ్యవస్థకావున ఇది అసమతుల్య వ్యవస్థ కాదు మరియు న్యూట్రల్ అనేది ఇక్కడ ఉంటుంది కనుక అది న్యూట్రల్ అయితే ఈ కొన వచ్చి యదార్ధంగా Vab ఈ కొన వచ్చి a మరియు ఇది వచ్చిVbc కనుక ఈ కొన వచ్చి b మరియు ఇది Vca కాబట్టి ఈ కొన వచ్చి c అనగా మీకు అర్ధం అవడం కోసం ఇది యదార్ధంగా వచ్చి a సరేనా మరియు ఇది వచ్చి Vbc కనుక ఇది b మరియు ఇది Vca మరియు ఇది వచ్చి c అవునా అందువలన ఇదే న్యూట్రల్ కాబట్టి ఇక్కడ ఈ వోల్టేజ్ కొన వచ్చి Van ఈ వోల్టేజ్ వచ్చి Vbn మరియు ఈ వోల్టేజ్ వచ్చి Vcn ఇక్కడ కోణం యదార్ధంగా వచ్చి 300 ఈ కోణం 300 మరియు ఈ కోణం వచ్చి 1200కానీ అవి ఇక్కడ రాయడం లేదు ఎందువలన అంటే బొమ్మ అనేది వికృతంగా మారుతుంది కాబట్టి కాని దీనిని అర్థం చేసుకోవచ్చు అవునా కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే Vb Vbc లను సూచకంగా తీసుకుంటున్నాం కాబట్టి ఇది Vab మరియు ఇది వచ్చి Vca కనుక ఈ Vca మరియు బాణం దిశను ఒకేలా ఉండేట్టు చూసుకోండి ఎందువలన అంటే అది త్రిభుజం కాబట్టి మరియు ఈ వైపు న్యూట్రల్ అందువలన చిత్రం 6 నుంచి సమతుల్య మూడు దశల వ్యవస్థ ఫేజార్ రేఖా చిత్రం నుంచి ఎలా రాయవచ్చు అంటే Vab Van మైనస్ ఇప్పుడు మీరు వాహకము చేయండి అప్పుడు ఫేజార్ వచ్చి Vab Van Vbn అదే మీ Vbb ఇక్కడ చూడండి ఈ Vab కు వాహకము కనుగొనండి ఫేజార్ Vab అనేది ఈ కొనకి సమానం ఇక్కడ అది వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మైనస్ Vbn Van కావున నేను మొదట దీనిని రాస్తున్నాను ఆ తర్వాత దీనిని రాస్తున్నాను కానీ మీకు అర్థం అవడం కోసం నేను Vab Van - Vbn అని చెబుతున్నాను ఎందువలన అంటే ఇక్కడ బాణం కొన వచ్చి వ్యతిరేకంగా ఉంది కాబట్టి కనుక మైనస్ Vbn తరువాత ఈ కొన ఇక్కడ ఉంటుంది ప్లస్ Van కాబట్టి మొదట Van రాస్తున్నాను తరువాత మైనస్ Vbn ఇదే సమీకరణం 21 ఇది మీకు అర్థం అయింది అని నేను అనుకుంటున్నాను అదే విధంగా మనకు ab bc ca కావాలి కాబట్టి ముందు మీరు Vac చూడండి కనుక ఈ విషయంలో Vab Vac కాబట్టి Vac వచ్చి దేనికి సమానం అంటే Van - Vcn Vca వచ్చి దేనికి సమానం అంటే మైనస్ Van ఎందువలన అంటే Vca అనేది మీరు వెక్టార్ చేసే విధానానికి సమానం ఫేజార్ అనేది ఒక భ్రమణ వెక్టర్ ఇది వచ్చి ఫేజార్ మరియు వెక్టర్ మధ్య తేడా కాబట్టి మీ Vca Van మొదట ప్లస్ Vcn రాస్తున్నాను సరేనా అందువలన Vca Vcn - Van కానీ మనం Vac రాసినట్లయితే అది కేవలం వ్యతిరేకంగా ఉంటుంది మీరు c మరియు a లను పరస్పర మార్పిడి చేయండి అప్పుడు అది Van Vcn అవుతుంది అందువలన Vac Van Vcn ఇది సమీకరణం 22 ఇది చాలా చిన్న విషయం అనుకుంటాను కాకపోతే కొన్నిసార్లు మనకి గందరగోళం తలెత్తుతుంది కాబట్టి ఇక్కడ ఏమి గందరగోళం లేదు అని నేను అనుకుంటున్నాను మరియు మీకు ఇది అర్థం అయింది అని నేను అనుకుంటున్నాను అందువల్ల ఈ పేజార్ చిత్రం నుంచి మీ Vb అనగా మీరు పిలిచే Vba వచ్చి దేనికి సమానం అంటే Van ∟ 1200 కాబట్టి ఇదే మీ Van కనుక Vbn అనేది యదార్ధంగా 1200 వెనుకబడి ఉంది అందువలన Vbn Van ∟ 1200 దీనిని మనం 23 అని రాస్తున్నాము అర్థమైందా తరువాత VcnVcn వచ్చి దేనికి సమానం అంటే Van ఇక్కడ నుంచి ఇక్కడకు 240 డిగ్రీలు అదికూడా వెనుకబడి ఉంది కనుక Vcn Van ∟ 240 డిగ్రీ లు ఇది సమీకరణం 24 ఇక్కడ మీకు ఎటువంటి గందరగోళం లేదు అని నేను అనుకుంటున్నాను ఇది నేరుగా VanVbn సూచకం తరువాత Vbn Van ∟ 120 డిగ్రీలు మరియు Vcn ఈ విధంగా జరపండి Van కోణం 240 డిగ్రీలు ఇదే సమీకరణం 24 సరేనా అందువలన సమీకరణాలు 21 మరియు 22 ల ను కూడండి అలా మీరు కూడితే అవి Vab Vbc మరియు Vbn Van ∟ 120 డిగ్రీలుVcn Van ∟ 240 డిగ్రీల ను ప్రత్యామ్న్యాయం చేసి సరళీకృతం చేయండి ఇదే మీరు చేయవలసిన పని అన్ని విషయాలు మనం చర్చించాము మరియు నేను మీకు వివరించడం జరిగింది కాబట్టి మీరు గందరగోళానికి గురి కావొద్దు అందువలన మీరు అలా చేసినట్లు అయితే Vab Vac వచ్చి యదార్ధంగా దేనికి సమానం అంటే 3 Van ఇది సమీకరణం 25 ఈ సంబంధం మీరు ఏర్పాటుచేసుకోవాలి అనగా Vab Vac 3 Van ఇది 25 ఇప్పుడు సమీకరణాలు 20 మరియు 25 నుండి చూసినట్లు అయితే ఇది Vab అది Vab Vac అనగా ఇది వచ్చి దేనికి సమానం అంటే 3 Van అందువలన 3qa2π0 ln Deqr 3 Van కాబట్టి 3 3 అనేవి రెండు వైపులా రద్దు అయిపోతాయి కనుక మీరు ఎలా రాయవచ్చు అంటే qa2π0ln Deqr Van ఇదే సమీకరణం 26 అందువలన ఇప్పుడు కెపాసిటెన్స్ ను నేరుగా మార్పిడి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క కెపాసిటెన్స్ పర్ ఫేజ్ గా ఉపయోగించవచ్చు మరియు అది ఎలా ఇస్తారు అంటే Can qaVan q ఎందుకంటే q C Vకాబట్టి కనుక సాధారణంగా మీకు తెలుసు Can qaVan 2π0ln Deqr ఫరాడ్ పర్ మీటర్ కాబట్టి న్యాచురల్ లాగ్ ను మీరు ఈ లాగ్ కు మార్చండి లేక మీకు ఏమి వస్తుంది అంటే Can 0 0242 logDeqrమైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ ఇది సమీకరణం 28 సరేనా కనుక ఇక్కడ దాకా ఈ విషయాలన్నీ మీకు వివరించడం జరిగింది సమానమైన అంతరం కోసం మనము ఏమి అనుకుంటాము అంటే D12 D23 D31 D అందువలన Deq కూడా వచ్చి దేనికి సమానం అంటే D ఎందువలన అంటే D ఇన్ టూ D ఇన్ టూ D టు ద పవర్ 1 బై 3 వంతు వచ్చి D కి సమానం కాబట్టి అందువలన Can 0 0242ln Dr మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ ఇది సమీకరణం 29 అందువలన లైన్ ఛార్జింగ్ కరెంట్ క్షమించండి మూడు దశల ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఛార్జింగ్ కరెంట్ అనగా లైన్ ఛార్జింగ్ ను నేను ఎలా రాస్తున్నాను అంటే ఇంతకు ముందు లాగే jωCanVLN LN VLNరాస్తున్నాను దీని అర్థం ఏమిటి అంటే లైన్ టు న్యూట్రల్ ఓల్టేజ్ అని ఒకవేళ మీ దగ్గర ఫేజులు a b c లు ఉన్నట్లయితే దాని అర్థం ఏమిటి అంటే అవి Van లేక Vbn లేక Ccn ఈ విషయంలో మనం Ccn ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ విషయంలో L అనేది దేనికి సమానం అంటే VLN లైన్ టు న్యూట్రల్కానీ ఇక్కడ అది రాయడం లేదు ఎందువలన అంటే మీ C Can Cbn Ccn వచ్చి సమతుల్యంగా అన్నీ సమానం కానీ ఏదేమైతేనేం ఏమి ఇది వచ్చి ఆంపియర్ పర్ ఫేజు పర్ కిలోమీటర్ ఇది సమీకరణం 30 తర్వాత వచ్చి బండిల్ కండక్టర్ కాబట్టి ఇక్కడి దాకా ఛార్జింగ్ కరెంట్ అనేది అవసరం ముఖ్యంగా మీ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లక్షణాలకు అవసరం ఈ విషయాలన్నీ మనం తర్వాత చూద్దాం ఇప్పుడు మనం బండిల్ కండక్టర్లు రెండుమూడు మరియు నాలుగు కండక్టర్లుకు చూసేశాం కాబట్టి అవి 3 2 ఇవి మనం ఇంతకుమునుపే ఇండక్షన్ విషయంలో చూశాం కాబట్టి ఇక్కడ నేను మీకు ఆ చిత్రాన్ని ఇవ్వడం జరగలేదు ఎందువలన అంటే అదే చిత్రం కనుక కనుక బండిల్డ్ కండక్టర్ యొక్క రేఖాగణిత సగటు వ్యాసార్థాన్ని లెక్కించవచ్చు మీరు ఇంతకు మునుపు ఇండక్టెన్స్ విషయంలో లెక్కించారు అదికూడా వ్యాసార్థం r లేకుండా కాబట్టి ఆ విషయంలో మనం r1 ఉపయోగించాం ఇది అంతర్గత ఇండక్టెన్స్ లెక్కింపు కోసం అయితే ఇక్కడ కూడా అంతర్గత కెపాసిటెన్స్ లేదు అందువలన మనం r ని మాత్రమే ఉపయోగిస్తాము r1 ఉపయోగించము కాబట్టి d అనేది కట్ట అంతరం అయితే 2 కండక్టర్ల అమరిక కోసం 2 కండక్టర్లు 3 కండక్టర్లు 4 కండక్టర్లను ఊహించుకున్నాము కనుక Ds 12 సరేనా 2 కండక్టర్ల కోసం రేఖాగణిత సగటు వ్యాసార్థం ఇండక్టెన్స్ విషయంలో అది యదార్థంగా r1 కానీ అదే కెపాసిటెన్స్ విషయంలో వచ్చి r అవుతుంది ఒకసారి వెనక్కి వెళ్లి చిత్రం చూడండి అదేవిధంగా మూడు కండక్టర్ల అమరిక కోసం అనగా సమబాహు త్రిభుజం ఈ చిత్రాన్ని కూడా ఇండక్టెన్స్ విషయానికి చూపించాము కానీ ఈ విషయంలో Ds వచ్చి 13 అవుతుంది ఇక్కడ r1 అనే ప్రశ్నే లేదు r మాత్రమే ఇది మీ 32 మరియు 4 కండక్టర్లకు అనగా అది క్వాడ్రప్లెక్స్ అమరిక దానికి Ds వచ్చి 2r d3అవుతుంది కానీ అదే ఇండక్టెన్స్ విషయంలో r1 అవుతుంది కాబట్టి ఇక్కడ r1 టు ద పవర్ 1 బై 4 ఉండదు ఇది సమీకరణం 33 కాబట్టి కెపాసిటెన్స్ పర్ ఫేజ్ లైన్ మార్పిడి అనేది ఇవ్వవచ్చు ఎప్పుడు అంటే మనం లైను అనేది ట్రాన్స్పోస్ లైన్ అనుకున్నట్లయితే కాబట్టి కండక్టర్ల అమరిక అనేవి ఇవ్వబడినవి కాబట్టి a b c బదులు మీ దగ్గర ఇలాంటి అమరిక ఉన్నట్లయితే అనగా మీ దగ్గర ఈ సమీకరణం ఉన్నట్లయితే సాధారణంగా ఈ సమీకరణం వచ్చి log ఆఫ్ Dr ఈ సమీకరణం బదులు మనము ఏమి రాయవచ్చు అంటే మనం అనుకున్నకెపాసిటెన్స్ పర్ ఫేజ్ ట్రాన్స్పోస్ లైన్ సరేనా స్లైడ్ సమయం చూడండిస్లైడ్ సమయం చూడండి ఇది అనగా Can 0 0242 log DeqDsమైక్రోఫరాడ్ పర్ కిలోమీటర్ ఇది సమీకరణం 34 మనం సమానమైన అంతరం కోసం Dr రాస్తున్నాము కానీ మన దగ్గర అలాంటి కాన్ఫిగరేషన్ ఉన్నట్లయితే సాధారణంగా మనం ఏమి రాస్తున్నాం అంటే log DeqDsమైక్రోఫరాడ్ పర్ కిలోమీటర్ ఇది సమీకరణం 34 ధన్యవాదాలు